మేము లాకింగ్ ప్రోటోకాల్లను మరియు మొదటి లాకింగ్ ప్రోటోకాల్ని అధ్యయనం చేయబోతున్నాముమనం దీనిని రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ లేదా 2 PL అంటారు 2 PL అనేది చాలా సాధారణ పదం మరియు ఇది రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ కాబట్టి దీనిని రెండు దశలుగా ఎందుకు పిలుస్తారో మనం చూస్తాము తప్పనిసరిగా రెండు దశలు ఉన్నాయి1 వ దశ ను గ్రోయింగ్ దశ అని కూడా అంటారు పెరుగుతున్న లేదా లాకింగ్ దశ ఈ గ్రోయింగ్ దశ లేదా దశ 1 లో ట్రాన్సాక్షన్ లాక్లను మాత్రమే పొందవచ్చు అది లాక్ లను విడుదల చేయకపోవచ్చు కాబట్టి అది లాక్లను మాత్రమే పొందగలదు అది లాక్లను విడుదల చేయదు కాబట్టి అది పెరుగుతున్న దశ మరియు పరిపూరకరమైన 2వ దశ ఇది ష్రికింగ్ దశ లేదా అన్లాకింగ్ దశ అయితే మీరు ఇప్పటికే ఊహించవచ్చుఏమి జరగబోతోంది ట్రాన్సాక్షన్ లాక్లను మాత్రమే విడుదల చేస్తుంది అది లాక్లను పొందక పోవచ్చు కాబట్టి ఇవి ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా జరుగుతున్నది ఏమిటంటే రెండు విభిన్న దశలు ఉన్నాయి మొదటి దశలో ట్రాన్సాక్షన్ లు అన్నీ కేవలం లాక్ ల కోసం అభ్యర్థించవచ్చు అది మాత్రమే అభ్యర్థించవచ్చు మరియు అది ఏ లాక్లను విడుదల చేయదు రెండవ దశలో ట్రాన్సాక్షన్ లు లాక్లను మాత్రమే విడుదల చేయగలవు కానీ అది మరింత లాక్లను పొందదు కాబట్టి చాలా సరళంగా దీని గురించి ఆలోచించే మార్గం ఏమిటంటే మొదటి దశలో ట్రాన్సాక్షన్ లన్నీ వాటిలో ఏ ఒక్క దానిని విడుదల చేయకుండా అన్ని లాక్ ల కోసం అభ్యర్థించడం ఎందుకంటే ఇది రెండో దశను విడుదల చేయడం ప్రారంభించిన తర్వాత అది ఏమీ పొందలేకపోయింది ట్రాన్సాక్షన్ లను పూర్తి అవసరమైన అన్ని లాక్ల కోసం అన్ని ట్రాన్సాక్షన్ లు చేయడానికి మొదట అభ్యర్థించబడతాయి కాబట్టి దానికి అవసరమైన అన్ని వస్తువులపై ట్రాన్సాక్షన్ లు అది పెరుగుతున్న దశ లేదా లాకింగ్ దశ మరియు రెండవ దశలో అన్లాకింగ్ దశవిడుదల చేస్తూనే ఉంటుంది ఈ విషయంలో అది ఇకపై లాక్ లు అడగదు కాబట్టి ఇవి రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ ఇప్పుడు దానిని చూపించవచ్చు కొన్ని పనులు చేయవచ్చు ఈ రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ 2 PL వివాద సీరియలిజాబెల్ గా చూపబడుతుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ సంఘర్షణ సీరియలిజాబెల్ గా ఉంటుంది ఇప్పుడు దానికి రుజువు ఉండవచ్చు కానీ ఆ కారణంగా చెప్పవచ్చు రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ షెడ్యూల్లు ఇది సీరియల్ చేయబడ్డాయి ఇది సీరియలైజ్ చేయబడింది ఇది సీరియల్ షెడ్యూల్తో సమానంగా ఉంటుంది ఇక్కడ ట్రాన్సాక్షన్ ల సీరియల్ స్థితి విషయంలో లాక్ పాయింట్స్ అని పిలువబడే స్థితి లో క్రమం చేయబడుతుంది కాబట్టి లాక్ పాయింట్ అంటే ఏమిటి లాక్ పాయింట్ల క్రమం కాబట్టి లాక్ పాయింట్ అనేది ట్రాన్సాక్షన్ అన్ని లాక్లను పొందే సమయం కాబట్టి అదే విషయం కాబట్టి దీనిని ట్రాన్సాక్షన్ లాక్ పాయింట్ అంటారు కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తోంది లాక్ పాయింట్ ఈ క్రింది విధంగా ఉంది అనుకోండి అనుకుందాం ట్రాన్సాక్షన్ కి ఐటెమ్ A మరియు ఐటెమ్ B లాక్ కావాలి కనుక ఐటమ్ A వచ్చిన తర్వాత అది ఇప్పటికీ లాక్ పాయింట్ ను పట్టుకోలేదు ఐటెమ్ B కోసం లాక్ కూడా పొందిన తర్వాత అది ప్రవేశిస్తుంది లాక్ పాయింట్ అని పిలవబడే దానిని తర్వాత సాధించవచ్చు ఇప్పుడు రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్లో గమనించండి ట్రాన్సాక్షన్ ఒకటి లాక్ A పొందిన తర్వాత అది A ని విడుదల చేయదు అది మాత్రమే విడుదల అవుతుంది ఎందుకంటే అది మొదట పొందలేదు ఎందుకంటే పొందడానికి ప్రయత్నించండి అన్ని లాక్లను అంటే అన్ని పాయింట్లను విడుదల చేయడం ప్రారంభించడానికి ముందు అది B యొక్క లాక్ను పొందుతుంది మరియు అది కోరుకునే అన్ని వస్తువుల లాక్ లు పొందిన తర్వాత అది లాక్ పాయింట్ అని పిలువబడుతుంది అంటే ట్రాన్సాక్షన్ కి అవసరమైన ప్రతిదానికీ లాక్ లు ఉంటాయి కాబట్టి అది ట్రాన్సాక్షన్ యొక్క లాక్ పాయింట్ ఇది షెడ్యూల్ చేయబడినప్పటికీ దాన్ని లాక్ పాయింట్ల క్రమంలో సీరియల్ చేయవచ్చు కాబట్టి ఏ ట్రాన్సాక్షన్ ముందుగా లాక్ పాయింట్లోకి వస్తుంది రెండు దశల యొక్క షెడ్యూల్లో ఇది మొదటి ట్రాన్సాక్షన్ కు సమానమైన సీరియల్ షెడ్యూల్ కాబట్టి ఇక్కడ రెండు దశల షెడ్యూల్ సంఘర్షణ సీరియల్ చేయదగినది అది నిరూపించబడుతుంది కాబట్టి ఇది ఏదేమైనా ముఖ్యమైన భాగం సంఘర్షణ సీరియలైజ్ చేయగల ప్రోటోకాల్లు ఇప్పటికీ ప్రతిష్టంభన సమస్యతో బాధపడుతుంటాయి ఎందుకంటే ట్రాన్సాక్షన్ కి లాక్ లు కావాలి మరియు మనం ఉదాహరణని చూసినట్లుగా అది నిజానికి ఒక ట్రాన్సాక్షన్ రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్లో ఉంది ఎందుకంటే ట్రాన్సాక్షన్ లు ఏవీ లాక్ లు విడుదల చేయలేదు కనుక ఇది పొందడానికి ప్రయత్నించడం కోసం మాత్రమే మరియు అది ప్రతిష్టంభన లోకి ప్రవేశించవచ్చు ఎందుకంటే ట్రాన్సాక్షన్ కి A యొక్క లాక్ లభిస్తుంది మరియు దానికి B కావాలి అయితే ట్రాన్సాక్షన్ రెండు కి B యొక్క లాక్ వచ్చింది మరియు దానికి A ఇది ప్రాథమిక రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ మరియు ఇది ప్రతిష్టంభన సమస్యతో బాధ పడవచ్చు కాబట్టి డెడ్లాక్ పాయింట్ ను హైలైట్ చేయడానికి ఇక్కడ బహుశా ఒక ఉదాహరణ ఉంది కనుక ఇది ప్రతిష్టంభనతో బాధపడుతుందనే ఉదాహరణ ఇది ఎలా నిలిపివేయ బడు తుందనే దానికి ఇది చాలా సరళమైన ఉదాహరణ ఈ సమయంలో సిస్టమ్ ప్రతిష్టంభన లో ఉంది రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ కూడా క్యాస్కేడింగ్ రోల్బ్యాక్ల సమస్యతో బాధపడవచ్చు మీకు గుర్తుంటే క్యాస్కేడింగ్ రోల్బ్యాక్లు ఏమిటంటే ఒక ట్రాన్సాక్షన్ నిలిపివేసినప్పుడు దాని ఫలితంగా ఆ ఇతర ట్రాన్సాక్షన్ లు మరియు మొదలైనవి నిలిపివేయవలసి ఉంటుంది ఇతర ట్రాన్సాక్షన్ లు నిలిపివేయవలసి ఉంటుంది కనుక ఇది కూడా జరగవచ్చు మరియు ఇక్కడ ఉంది దీనికి ఉదాహరణ నేను మొదట ఉదాహరణను తెలియజేస్తాను మరియు ఈ సమయంలో ఏమి జరుగు తుందంటే ట్రాన్సాక్షన్ ఒకటి నిలిపివేయబడుతుంది ట్రాన్సాక్షన్ ఒకటి నిలిపి వేయబడితే కనుక ప్రతిదీ సజావుగా సాగుతుంది ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఒకటి నిలిపివేయబడింది అంటే ఇదంతా ఈ రాయడం అనే ఆపరేషన్ తప్పనిసరిగా చెల్లదు కాబట్టి ఇది జరగకూడదు అంటే ఈ చదవడం చెల్లదు ఈ వ్రాత కూడా చెల్లదు ఈ పఠనం కూడా చెల్లదు తప్పనిసరిగా జరిగితే ట్రాన్సాక్షన్ రెండు రద్దు చేయాలి మరియు ట్రాన్సాక్షన్ మూడు తప్పనిసరిగా నిలిపివేయాలి కాబట్టి ఇది క్యాస్కేడింగ్ రోల్బ్యాక్ కానీ ఇది రెండు దశల ప్రోటోకాల్లో ఉందని గమనించండి ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్ కి లాక్ లు వస్తాయి మరియు తరువాత అది విడుదలవుతుంది అది లాక్ లు పొందుతుంది మరియు తర్వాత అది విడుదలవుతుంది అది లాక్ లు పొందుతుంది మరియు తరువాత అది దానిని విడుదల చేస్తుంది దానికి కావలసిన అన్ని లాక్ లు అందుతున్నాయి ఇది ఇప్పటికీ రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్లో ఉందని చూడటానికి ఒక సాధారణ మార్గం ఉంది అయితే ఇది క్యాస్కేడింగ్ రోల్బ్యాక్ల సమస్యతో బాధపడవచ్చు కాబట్టి ఇది రెండింటితో బాధపడవచ్చు ప్రాథమిక రెండు దశల ప్రోటోకాల్ ఇది ప్రాథమికంగా మేము చదువుతున్న రెండు దశల ప్రోటోకాల్ ఇది ప్రతిష్టంభన మరియు క్యాస్కేడింగ్ రోల్బ్యాక్ల సమస్యలతో బాధపడవచ్చు రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్లో కొన్ని రకాలు ఉన్నాయి మొదటి విషయం ఏమిటంటే మేము అధ్యయనం చేసినది ప్రాథమికమైనది ఇది ప్రాథమికమైనది దీనిని ప్రాథమిక రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ అంటారు ఇది మేము ఇప్పుడే అధ్యయనం చేసిన ప్రాథమిక ప్రోటోకాల్ అప్పుడు అది కఠినమైన రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ అని పిలవబడుతుంది ఇది కఠినమైన రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ కింది విషయం ఏమిటంటే ట్రాన్సాక్షన్ ని నిర్వహించే వరకు అది ప్రత్యేకమైన లాక్లను కలిగి ఉండాలి అది కమిట్ చేసే వరకు లేదా ట్రాన్సాక్షన్ చేసే వరకు అది X లాక్లను కలిగి ఉంటుంది అది కట్టుబడి లేదా నిలిపివేసే వరకు X లాక్లను కలిగి ఉండాలి ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం ట్రాన్సాక్షన్ ప్రత్యేకమైన లాక్ను కలిగి ఉంటుంది దాని అర్థం ఏమిటంటే ఒకసారి వ్రాయడానికి ప్రత్యేకమైన లాక్ వచ్చింది ముఖ్యంగా ప్రత్యేకమైన లాక్ రాయడానికి ఉపయోగించేది అది కట్టుబడి లేదా నిలిపివేస్తే తప్ప అది దానిని పట్టుకునే ఉంటుంది కాబట్టి ప్రభావం ఏమిటిఅంటే ట్రాన్సాక్షన్ కమిట్ అనుకుందాం ఆపై ఇది లాక్ ల విడుదల ఏంటి అంటే అది పొందిన లాక్ సరిగ్గా పని చేసింది మరియు వ్రాత క్రియ కూడా విజయవంతమైంది కాబట్టి దీని తర్వాత చదివిన ఏదైనా సరైనది అది లాక్ను కలిగి వున్నదన్నదే పాయింట్ ఎవరూ ఇతర ట్రాన్సాక్షన్ లు నిర్దిష్ట డేటా అంశాన్ని చదవడం ప్రారంభించలేవు అది లాక్ లను విడుదల చేయకపోతే మరియు అది కమిటెడ్ అయిన తర్వాత మాత్రమే లాక్ని విడుదల చేస్తుంది అంటే నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అది చేసిన వ్రాత సరైనదని కాకపోతే అది అబార్ట్ అవుతుంది మరియు తర్వాత దాన్ని విడుదల చేస్తుంది కానీ ఇతర ట్రాన్సాక్షన్ లు దీని మీద ఎలాంటి ప్రభావం చూపవు ఎందుకంటే అది చదవలేకపోతుంది కాబట్టి నిర్దిష్ట డేటా అంశాన్ని ఇతర ట్రాన్సాక్షన్ లు ఏ విధంగానూ చదవలేవు లాక్ను విడుదల చేయడానికి ముందు మరియు ట్రాన్సాక్షన్ కి పాల్పడే ముందు లేదా ట్రాన్సాక్షన్ ని పూర్తి చేసే ముందు ఇది తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంది దీని అర్థం ఇందులో క్యాస్కేడింగ్ రోల్బ్యాక్ లేదు ఈ కఠినమైన రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్లో క్యాస్కేడింగ్ రోల్బ్యాక్ లేదు ఎందుకంటే అది కుదరదు కాస్కేడింగ్ రోల్బ్యాక్ జరుగుతుంది ఎందుకంటే మరొక ట్రాన్సాక్షన్ వ్రాయబడిన నిర్దిష్ట డేటా అంశాన్ని చదువుతుంది కానీ కట్టుబడి లేదా రద్దు చేయబడలేదు మరియు అది జరగదు ఎందుకంటే ఇది అన్ని ప్రత్యేకమైన లాక్లను కలిగి ఉంటుంది మరియు ఇది ఖచ్చితమైన షెడ్యూల్లను ఉత్పత్తి చేస్తుంది ఎందుకంటే ఇతర డేటా ఐటెమ్ని కూడా ఎవరూ వ్రాయలేరు ఎందుకంటే ఇది x లాక్లను కలిగి ఉంటుంది లేదా నిలిపివేస్తుంది ఈ కేసు కఠినమైన షెడ్యూల్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు అందుకే దీనిని కఠినమైన రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది కఠినమైన షెడ్యూల్ను ఉత్పత్తి చేస్తుంది ఏదేమైనా ఇది ఇప్పటికీ డెడ్ లాక్ కావచ్చు కనుక ప్రతిష్టంభన సమస్య ఇంకా అలాగే ఉంది మరియు మళ్లీ అది నిలిచి పోవచ్చని నిరూపించడం సులభం మరియు నేను కఠినమైన రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్లో ఇది ఇప్పటికీకావచ్చు అని చూపించడానికి ఒక ఉదాహరణ గురించి ఆలోచించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అది ఇంకా డెడ్ లాక్ గా ఉండవచ్చు కాబట్టి అది కఠినమైన రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ అప్పుడు కఠినమైన రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ అని పిలువబడుతుంది ఇక్కడ జరిగేది ట్రాన్సాక్షన్ జరిగే వరకు అన్ని లాక్లను కలిగి ఉంటుంది కనుక ఇది S X రెండు లాక్లను కట్టుబడి లేదా నిలిపివేసే వరకు కలిగి ఉంటుంది ఇది ఖచ్చితమైన రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ కఠినమైనది ఎందుకంటే ఇది X లాక్లను కలిగి ఉంటుంది మరియు ఇది షేర్డ్ లాక్ని కూడా కలిగి ఉంటుంది అది షేర్డ్ లాక్లను అబార్ట్ చేసే వరకు లేదా విడుదల చేసే వరకు కూడా విడుదల చేయదు కాబట్టి ఇది మళ్లీ కోర్సు ఈ క్రమంలో సీరియల్ చేయవచ్చు వారి కట్టుబాట్ల క్రమంలో దీనిని సీరియల్గా చేయవచ్చు కానీ ఇది అదే గుణం ఈ క్యాస్కేడింగ్ రోల్కి లేదు మరియు ఈ విషయాలన్నింటికీ ఉంది క్యాస్కేడింగ్ రోల్బ్యాక్ మరియు కఠినమైన షెడ్యూల్లు లేవు మరియు అది కూడా లాక్ అవుతుంది కాబట్టి దీనిలో నాల్గవది కన్జర్వేటివ్ లేదా కొన్నిసార్లు స్టాటిక్ అని పిలువబడుతుంది ట్రాన్సాక్షన్ కి ఇది ముఖ్యమైన విషయం రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ పొందడం కఠినమైన రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ కూడా ప్రతిష్టంభన కలిగిస్తుంది కేవలం ఎందుకంటే ఒక ట్రాన్సాక్షన్ కి మరొక లాక్ కావాలి ట్రాన్సాక్షన్ 1 కి B మీద లాక్ కావాలి ట్రాన్సాక్షన్ 2 కి A లాక్ కావాలి మరియు ట్రాన్సాక్షన్ 1 A మీద లాక్ కలిగి ఉండి మరియు ట్రాన్సాక్షన్ 2 B మీద లాక్ కలిగి ఉంటుంది కాబట్టి అది కమిట్ లేదా అబార్ట్ వరకు విడుదల చేయలేమని మాత్రమే చెబుతుంది కానీ దాన్ని ఎలా పొందాలో చెప్పలేదు కాబట్టి డెడ్ లాక్ కూడా జరగవచ్చు కన్జర్వేటివ్ 2PL ప్రోటోకాల్ ట్రాన్సాక్షన్ లో అన్ని లాక్ లు పరమాణు పద్ధతిలో ఉంటాయి మరియు ఇప్పుడు ఇది ఏమి జరుగుతుందో కొంచెం ఎక్కువ ఆలోచించడం అవసరం కాబట్టి పరమాణు విధానం అంటే ఏమిటి ట్రాన్సాక్షన్ దాని ప్రారంభంలో ముఖ్యంగా ఇది అన్ని లాక్ లను పొందాలనే ఉద్దేశ్యంగా ప్రకటించింది అది చెబుతుంది నాకు A మీద ప్రత్యేకమైన లాక్ మరియు B మీద షేర్డ్ లాక్ మరియు C మీద ప్రత్యేకమైన లాక్ మరియు మొదలైనవి కావాలని మరియు అది ఆ లాక్ ల అన్నింటినీ కలిపి అభ్యర్థిస్తోంది కాబట్టి ట్రాన్సాక్షన్ 1 మరియు ట్రాన్సాక్షన్ 2 ఒకటి చేస్తుంది మరియు కాంకరెన్సీ కంట్రోల్ మేనేజర్ ఏమి చేస్తారంటే అది లాక్ అభ్యర్థనలను అన్ని కలిపి గౌరవిస్తుంది మరియు దేనినీ గౌరవించదు అది జరగదు కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే ఒక ట్రాన్సాక్ష న్ కి A B మరియు C లాక్ లు కావాలంటే దానికి అన్ని లాక్ లు A B మరియు C లభిస్తాయి లేదా దానికి లాక్ లు ఏవీ లభించవు కాబట్టి ఇది పరమాణువు అందుకే ఈ అన్ని లాక్స్ అణు నియమావళి ని పాటిస్తాయి కాబట్టి అది A మీద లాక్ పొందడం జరగదు కానీ B మరియు C మీద కాదు మరియు అది A మరియు B లకు లాక్ అవుతుంది కానీ C కి కాదు అలా మొదలైనవి ఇది జరిగితే ఇది డెడ్లాక్ కాకపోవచ్చుఅంటే డెడ్లాక్ పరిస్థితి ఏమిటి డెడ్లాక్ పరిస్థితి అంటేమరొకరికి కావలసిన రెండు ట్రాన్సాక్షన్ లను కలిగి ఉన్న లాక్లు ఉన్నాయి ఇప్పుడు ఇది జరగదు ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఒకటికి B లాక్ కావాలనుకుంటే మరియు A ని పట్టుకుంటే అది జరగదు ఎందుకంటే A ని పట్టుకున్నప్పుడు అది B కి లాక్ చేయలేరు ఎందుకంటే అది A మరియు B రెండింటినీ పొందింది లేదా అది వాటిలో ఏది పొందలేదు మరియు ట్రాన్సాక్షన్ 2 కు కూడా అదే విషయం ఎటువంటి ప్రతిష్టంభన లేదు కాబట్టి ఇది డెడ్లాక్లు వదిలింది మరియు అమలు వివరంగా లేదా ప్రతి ట్రాన్సాక్షన్ ప్రకటించే ఈ విషయాల గురించి మరింత వివరంగా దానిని చదివే సెట్ మరియు వ్రాసే సెట్ అని పిలుస్తారు మరియు ఇది షేర్డ్ లాక్లను పొందవచ్చు ఇది కావాలనుకుంటే షేర్డ్ లాక్లను మరియు చదివే సెట్ మరియు వ్రాసే సెట్లో ప్రత్యేకమైన లాక్ లు పొందవచ్చు కానీ అవసరమైన ఆలోచన ఏమిటంటే అది అన్ని లాక్ లను పొందుతుంది లేదా దానికి లాక్ లు ఏవీ లభించవు అందుచేత అది లాక్ చేయబడదు కాబట్టి ఈ కన్జర్వేటివ్ లేదా స్టాటిక్ 2 ఫేజ్ లాకింగ్ ప్రోటోకాల్ యొక్క మొత్తం పాయింట్ అది కాబట్టి ఇవి కేవలం రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ యొక్క నాలుగు వేరియంట్లు లభిస్తాయి రెండు దశల లాకింగ్ ప్రోటోకాల్ని సంగ్రహంగా చెప్పాలంటే ప్రతి ట్రాన్సాక్షన్ తప్పక ముందుగా అన్ని లాక్ లు పొందుతుంది ఆపై మాత్రమే అది లాక్ లను విడుదల చేయడం ప్రారంభించవచ్చు